మనం ఈ రోజు ప్రణాళిక అనే అంశానికి వెళ్తాము నేను తదుపరి 6 లేదా 7 ఉపన్యాసాలలో AI పై ఇవ్వబోయె పరిచయ కోర్సుకు సరిపోతుందని భావిస్తున్నాను నేను కొంచెం ప్రణాళిక మరియు కొంచెం కాన్స్ట్రైంట్ సాటిస్ఫాక్షన్ ని కవర్ చేస్తాను కానీ తదుపరి సెమిస్టర్ డాక్టర్ నారాయణ్ స్వామి మరియు నేను ప్రణాళిక మరియు కాన్స్ట్రైంట్ సాటిస్ఫాక్షన్ పై ఒక కోర్సును అందిస్తున్నాము ఇది అంశాలలో మరింత వివరంగా ఉంటుంది మనం ఇక్కడ చేస్తున్నది ప్రాథమికమైనది కానీ ఇటీవలి పురోగతులు తప్పనిసరిగా ఆ కోర్సులో చేస్తాయి ప్లానింగ్పై చక్కని పుస్తకం ఉంది మాలిక్ గాలాబ్ మరియు దీనా నోవెన్ లచే మనం ఇక్కడ అనుసరించడం లేదు ఆటోమేటిక్ ప్లానింగ్ అని పిలవండి వారు ప్రణాళిక యొక్క ఈ నిర్వచనం ద్వారా పుస్తకాన్ని ప్రారంభిస్తారు మరియు ఇది రీజనింగ్ సైడ్ అఫ్ ఆక్టింగ్ అని వారు చెప్పారు ప్రణాళిక అనేది చర్యలకు సంబంధించినది ముఖ్యంగా మనం వారితో ఆన్ మరియు ఆఫ్ స్పష్టంగా వ్యవహరించడం లేదు ఉదాహరణకు మనం బ్లాక్స్ వరల్డ్ కోసం హ్యూరిస్టిక్ని చూశాము మనం బ్లాక్లను చుట్టూ తరలించడం గురించి మాట్లాడాము కానీ మనం నిజంగా డొమైన్లను స్పష్టంగా మాడ్యూల్ చేయలేదు మరియు మనం చర్యల ను స్పష్టంగా మాడ్యూల్ చేయము ఇప్పుడు చేస్తున్న ప్లానింగ్ పథకంలోనే చేస్తాం ఇప్పుడు ఒక ఏజెంట్ను ఊహించుకోండి ఇది ప్రపంచం మరియు ప్రపంచంలోని ఏజెంట్ కానీ దానిని ఇక్కడ డ్రా చేస్తుంది ఇది ప్రపంచాన్ని గ్రహిస్తుంది మరియు ఉద్దేశపూర్వకంగా పని చేస్తుంది ఇది మనకు ఉన్న వాతావరణంలో ఏజెంట్ యొక్క నమూనా ఏజెంట్ పర్యావరణాన్ని లేదా ప్రపంచాన్ని గ్రహిస్తాడు కొంత చర్చ లేదా కొంత లాజిక్ గాలాబ్గా చేస్తాడు మరియు అందరూ దానిని పిలుస్తారు అప్పుడు ఆ లాజిక్ ఆధారంగా ఏజెంట్ ప్రపంచంలో నటించాడు వాస్తవానికి మనుషులుగా మనం దీన్ని అన్ని సమయాలలో చేస్తాము మనం స్పృహతో లేదా తెలియకుండానే ప్లాన్ చేస్తున్నాము ఏది ఏమైనా మనం చేసేవి యాదృచ్ఛిక చర్యలు కాదు ఏది ఏమైనప్పటికీ మనం చేసే ప్రతి పనికి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంటుంది మనం ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలనే దాని గురించి ఆలోచిస్తాము మరియు మా చర్యలు తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధించే దిశగా ఉంటాయి లక్ష్యాలు దీర్ఘకాలికమైనవి లేదా స్వల్పకాలికమైనవి కావచ్చు మరియు అలాంటివి కావచ్చు కానీ ప్రపంచంలోని అన్ని సమయాలలో మనం ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు వాస్తవానికి కంప్యూటింగ్ ప్రపంచంలో సిస్టమ్లు మరింత స్వయంప్రతిపత్తి పొందుతున్నందున ప్రణాళిక మరింత ముఖ్యమైనది ఉదాహరణకు మీరు ఇప్పుడు స్వయంప్రతిపత్త కార్ల గురించి విన్నారు స్వయంప్రతిపత్త మైన కార్ల కోసం కార్ ర్యాలీ ఉంటే స్టాండ్ ఫోర్త్ కారు ఉంది మీరు ఏదో ఒక కోణంలో కారుని వదులుకోవాలి మరియు అది గమ్యస్థానానికి వెళ్లగలగాలి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇమిడి ఉంది అని మీరు ఆలోచిస్తే ఇది కేవలం రూట్ ఫైండింగ్ మాత్రమే కాదు ఇది మనం కొంత వరకు చర్చించాము కానీ కారును నడపడానికి మీరు చేయవలసిన అనేక చర్యలు ఉన్నాయి మీరు ఇతర కార్ల కోసం వెతకాలి మీరు నెమ్మదించవలసి ఉంటుంది మీరు బ్రేక్ చేయవలసి ఉంటుంది మీరు వేగవంతం చేయవలసి ఉంటుంది ఇవన్నీ చర్యలు మరియు ఎవరైనా నిర్ణయించుకోవాలి లేదా ఎవరైనా ఏజెంట్ లేదా ఏదైనా ప్రోగ్రామ్ నిర్ణయించుకోవాలి తప్పనిసరిగా ఏ సమయంలో ఏ చర్యలు చేయాలో ఆ నిర్ణయం తీసుకోవడం లేదా రీజనింగ్ సైడ్ అఫ్ ఆక్టింగ్ అనేది ప్రణాళికాబద్ధంగా ఉంటుంది మనకు ప్లానింగ్ సిస్టమ్ ఉందని మరియు అది ఎగ్జిక్యూటివ్ అని పిలువబడే కొంతమందితో పరస్పర చర్య చేస్తుందని మనం ఊహించుకుంటాము ఇది ప్రపంచంతో ముఖ్యంగా సంభాషిస్తుంది నేను ఎగ్జిక్యూటివ్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను దీనిని నాసా వారి ప్రారంభ వ్యవస్థలలో ఒకటైన రిమోట్ ఏజెంట్ ఆర్కిటెక్చర్లో ఉపయోగించింది మీరు ఈ రిమోట్ ఏజెంట్ గురించి వెబ్లో వెతకాలి డీప్ స్పేస్ అనే నాసా ప్రయోగం ద్వారా ఇది జరిగింది 19వ శతాబ్దం మధ్య సమయంలో వారు ఈ విమానం ప్రవహించే వ్యోమనౌకను కలిగి ఉన్నారు అంతరిక్షంలో ఎక్కడో ప్రవహిస్తూ ఏదో ఒక గ్రహశకలం లేదా కొంత గ్రహం లేదా ఏదైనా భూమికి వెళుతున్నారు రెండు లేదా మూడురోజుల మధ్య వారు ఆ స్పేస్ క్రాఫ్ట్ నుండి గ్రౌండ్ స్టేషన్ నియంత్రణను తొలగించారు అంటే వారు దానిని స్వయంప్రతిపత్తిగా పని చేయడానికి అనుమతించారు రాబోయే రెండు లేదా మూడు రోజులలో అది ఏమి చేస్తుందో స్వయంగా నిర్ణయించుకుంటారు ఆ కాలంలో వారు ఉద్దేశపూర్వకంగా స్పేస్ క్రాఫ్ట్లో లోపాన్ని ప్రవేశపెట్టారు మరియు ఇది వారి ఆటోమేటిక్ ఫాల్ట్ డయాగ్నసిస్ సిస్టమ్ను పరీక్షించడానికి ఉపయోగించబడింది వాస్తవానికి మనం ఇక్కడ చేయడం లేదు కానీ తప్పు నిర్ధారణ ప్రణాళిక కాకుండా వారు చేసిన ప్రయోగం అప్పుడు మీరు మార్స్ లోపాల గురించి మరియు అంగారక గ్రహానికి పంపబడిన ఇటీవలి లోపాల గురించి తప్పక విన్నారు ఇరవై నిమిషాల క్రమాన్ని పరిగణనలోకి తీసుకుంటే భూమి నుండి అంగారక గ్రహానికి ప్రయాణించడానికి సిగ్నల్ యొక్క ఖచ్చితమైన సంఖ్య నాకు తెలియదు మీరు వాహనాన్ని నియంత్రిస్తున్నట్లుగా అంగారకుడిపై వాహనాన్ని నియంత్రించలేరు మీ ల్యాబ్లో చెప్పుకుందాం మీరు రిమోట్ లేదా అలాంటిదే కలిగి ఉన్నట్లయితే సిగ్నల్ అటువంటి పరిస్థితులలో ఎక్కువ సమయం తీసుకుంటుంది మీరు సిస్టమ్లో స్వయంప్రతిపత్త ప్రణాళికను కలిగి ఉండటం అనివార్యం రిమోట్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ మరియు మార్స్ లోపాల రెండింటిలోనూ శాస్త్రవేత్త ఏమి చేస్తారు అంటే వారు వెళ్లి ఆ ప్రాంతాన్ని అన్వేషించండి లేదా వెళ్లి ఈ ప్రాంతం నుండి దీని నమూనాలను సేకరించండి అని ఉన్నత స్థాయి ఆదేశాలను ఇస్తారు అప్పుడు మిగిలిన కార్యాచరణను బోర్డులోని సిస్టమ్ ప్లాన్ చేస్తుంది కోర్సు యొక్క ప్రణాళిక ఇవి కొన్ని తీవ్రమైన ఉదాహరణలు స్పేస్ ఉదాహరణ కానీ ప్రణాళిక తప్పనిసరిగా అన్ని సమయాలలో జరుగుతుంది మీకు హాలిడే ప్లానింగ్ షెడ్యూలింగ్ తెలుసు మీరు కొన్ని ఫ్లైట్ రిజర్వేషన్ సిస్టమ్స్కి వెళతారు మీరు ఇక్కడి నుండి బాసిల్స్ కి వెళ్లాలనుకుంటే మీరు వెళ్లవలసిన విమానాలు ఏవి అని వారు మీకు చెబుతారు ఇవన్నీ తప్పనిసరిగా ఏదో ఒక విధంగా లేదా మరొకటి ప్రణాళిక కిందకు వస్తాయి ప్రపంచంలో ఏమి జరుగుతుందో ఈ నమూనాను చూద్దాం సంక్లిష్టత ఏ స్థాయిలో ఉందో చూద్దాం మనం దీన్ని తప్పనిసరిగా సంగ్రహించగలము ప్రణాళికా వ్యవస్థలో మనం ఈ క్రింది వాటిని చేయబోతున్నాము మనం డొమైన్ వర్ణన గురించి మాట్లాడబోతున్నాము చర్య అనే పదం స్పెసిఫికేషన్ లేదా చర్య వివరణను ఉపయోగించనివ్వండి మీకు ఏ చర్యలు అందుబాటులో ఉన్నాయో మరియు కోర్సు యొక్క లక్ష్య స్థితిని వివరిస్తుంది మనం దీన్ని కొద్దిసేపట్లో పరిశీలిస్తాముప్రారంభ ప్రణాళికా వ్యవస్థలు డొమైన్ నిర్దిష్టంగా ఉండేవి నేను ఈ డొమైన్లో ప్లాన్ చేయడానికి లేదా ఆ డొమైన్లో ప్లాన్ చేయడానికి ఒక వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నాను అని ప్రజలు చెబుతారు కానీ మనం ఈ కోర్సులో ఉన్న థీమ్ను అనుసరించి డొమైన్ నుండి సమస్య పరిష్కారాన్ని తప్పనిసరిగా తీసివేయాలి మీరు సాధారణ ప్రయోజన ప్రణాళికా వ్యవస్థలను కనుగొనాలనుకుంటున్నారు లేదా ఈ సంఘం దీనిని డొమైన్ స్వతంత్ర ప్రణాళిక అని పిలుస్తుంది అంటే వీటన్నింటిని వ్యక్తీకరించడానికి మనం ఒక భాషను రూపొందిస్తాము ఇది మనం శోధనలో మాట్లాడిన డొమైన్ ఫంక్షన్ల వంటిది ప్లానర్ దీని నుండి స్వతంత్రంగా ఉంటాడు మీరు డొమైన్ వివరణ మరియు సమస్య వివరణ లేదా లక్ష్య వివరణను చదువుతారు మరియు ప్లానర్ స్వయంచాలకంగా కంపైల్ చేసి తప్పనిసరిగా అమలు చేస్తారని ఊహిస్తూ మీరు ప్లానర్ను వ్రాస్తారు నిర్మించిన తొలి ప్లానర్లలో ఒకటి స్ట్రిప్స్ అని పిలువబడింది మనం బహుశా షేకీ అని పిలిచే ఈ రాబర్ట్ సందర్భంలోనైనా దాని గురించి మాట్లాడాము స్టాండ్ ఫోర్డ్ యూనివర్శిటీ కారిడార్ల చుట్టూ తిరిగే కంప్యూటింగ్ కమ్యూనిటీలో నిర్మించిన తొలి రాబర్ట్లలో షేకీ ఒకరని మీకు గుర్తుంటే ఫార్వర్డ్ పాయింట్ల కోసం వెతుకుతూ ఉండవచ్చు ఇది ఆన్ బోర్డ్ కెమెరాను కలిగి ఉంది మరియు ఇది రెండు చక్రాలపై ఉంది మీరు షేకీని వెతికితే మీరు కొన్ని ఛాయాచిత్రాలను చూస్తారు మరియు నా పరిచయం సమయంలో నేను ఛాయాచిత్రాలను కూడా చూపించాను ఇది చాలా స్వయంప్రతిపత్తి కలిగిన కెమెరా ఇది పెద్దగాపని చేయలేకపోయింది ఇది స్థలం చుట్టూ తిరుగుతుంది మరియు వారు ఉపయోగించిన ప్లానర్ను స్ట్రిప్స్ అని పిలుస్తారు కొంతమంది వ్యక్తులు స్టాండ్ ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్లానింగ్ సిస్టమ్ అని అంటున్నారు మరియు ఇది ప్రారంభ రకమైన భాషా వివరణ మీరు ప్లానింగ్ కోసం ఉపయోగించగల సరళమైన భాషా వివరణ దీనితో ప్రారంభించడానికి మనం ఈ భాషను చూడాలని కోరతాము ఈ ప్రజలందరూ భాషలను రూపొందించడంలో పని చేయడం ప్రారంభించారు వీటిని ప్లానింగ్ డొమైన్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ లేదా క్లుప్తంగా PDDL అని పిలుస్తారు మరియు PDDL యొక్క సంస్కరణలు ఉన్నాయి మీరు PDDL 1 0 తో ప్రారంభించండి మరియు మనం ఈ కోర్సులో ఇక్కడ PDDL 1 0 ని మాత్రమే పరిశీలిస్తాము మరియు ఇది ప్రాథమికంగా ఏ స్ట్రిప్స్ తప్పనిసరిగా చేస్తుంది మీరు భాషలో ఉన్నత స్థాయికి వెళ్లినప్పుడు ఏమి జరుగుతుంది ప్రాథమికంగా భాష యొక్క గొప్పతనం పెరుగుతుంది మీరు డొమైన్తో పాటు మరింత సంక్లిష్ట స్వభావం గల చర్యలను వివరించగలరు స్ట్రిప్స్లో మనం చేస్తున్న ఆ రకమైన సరళీకరణలు ఏమిటో చూద్దాం మనం ఇప్పుడు స్ట్రిప్స్ డొమైన్లను వివరించాము ఇది సరళమైన రకమైన ప్లానింగ్ డొమైన్ల కోసం ఉపయోగించడం సాధారణంగా మారిన పదం మనం వాటిని స్ట్రిప్స్ డొమైన్లు అని పిలుస్తాము ఎందుకంటే ఈ స్ట్రిప్స్ ప్లానర్ తప్పనిసరిగా ఉపయోగిస్తుంది మరియు నేను వాటిని చిన్న మార్గంలో వివరిస్తాను ఇవి మనం ఉపయోగించే ఊహలను సులభతరం చేసే సరళీకరణలు ఒకటి స్థలం పరిమితమైనది మీరు ఇప్పటికీ ఈ స్పేస్ సెర్చ్ ఆలోచనతో పని చేయవచ్చు మనం ఈ మొత్తం కోర్సును మీరు నిర్దిష్ట స్థితిలో ఉన్న చోటే ప్రారంభించాము మీరు కొన్ని కోరుకున్న స్థితిలో ఉండాలనుకుంటున్నారు మరియు మీరు ఇప్పుడు ఎంచుకోవాల్సిన చర్యలను మనం చేస్తాము ఆ సమయంలో మనం ఒక మూవ్ జనరేషన్ ఫంక్షన్ని చెప్పాము అది ఒక స్థితిని తీసుకొని మీకు సక్ససర్స్ స్థితిని ఇస్తుంది ఇప్పుడు మనం చర్యలకు ప్రాప్యత కలిగి ఉన్నామని మరియు మనం తప్పనిసరిగా ఆ చర్యలతో తర్కించుకుంటామని చెబుతున్నాము సరళమైన ఊహ ఏమిటంటే స్థలం తప్పనిసరిగా పరిమితంగా ఉంటుంది మనం చేసే రెండవ ఊహ ఏమిటంటే ఇది పూర్తిగా గమనించదగినది అంటే మనం ఆటల గురించి మాట్లాడేటప్పుడు చర్చించినట్లుగానే మనం పూర్తి సమాచార గేమ్లను కలిగి ఉన్నామని మరియు అసంపూర్ణ సమాచార గేమ్లు పూర్తిగా పరిశీలించదగిన ప్లానింగ్ సిస్టమ్ అని చెప్పాము ఇక్కడ ఏజెంట్ మొత్తం ప్రపంచాన్ని పసిగట్టవచ్చు అంటే ఏజెంట్ యొక్క ఈ అవగాహన భాగం పరిపూర్ణంగా ఉంటుంది ఏజెంట్ మొత్తం ప్రపంచాన్ని చూడగలరు మరియు తప్పనిసరిగా తప్పిపోయిన సమాచారం లేదు మనం మాట్లాడుతున్న ప్రతి ఊహలతో మనం విశ్రాంతి తీసుకోవచ్చు మరియు డొమైన్ను తప్పనిసరిగా ప్లాన్ చేయడంలో సమస్యలను కొంత కోణంలో ధనవంతం చేయవచ్చు మూడవది ఇది స్థిరమైనది స్టాటిక్ అంటే ఏజెంట్ మాత్రమే ప్రపంచంలో మార్పులు చేస్తున్నాడని అర్థం ప్రపంచంలో మరే ఇతర ప్రభావం లేదు ఇవన్నీ అనుమతించబడవు మేఘం లేదు సూర్యుడు కదలడు వర్షం పడదు ఏమీ లేదు ఏజెంట్ ఒక్కడే ఇది ప్రపంచంలో మార్పులు చేస్తోంది మరియు అటువంటి డొమైన్ను స్టాటిక్ అంటారు సహజంగానే మనం చూసిన గేమ్ ప్లే వంటి బహుళ ఏజెంట్ సిస్టమ్ల గురించి మాట్లాడేటప్పుడు ఈ డొమైన్ ఈ ఊహను మనం ఉల్లంఘిస్తున్నాము మరియు ఇతర సమస్య తప్పనిసరిగా మరింత క్లిష్టంగా మారుతుంది అప్పుడు చర్యలు నిర్ణయాత్మకమైనవి ఇవన్నీ మనం చేస్తున్న సరళీకృత ఊహలు మరియు దీని అర్థం ఏమిటి ఏజెంట్ ఏదైనా చర్య చేసినప్పుడు ఈ గడియారాన్ని తప్పనిసరిగా తీయండి లేదా ఈ రిమోట్ని పికప్ చేయడం గురించి తెలుసుకుందాం ఏజెంట్ ఏ చర్య చేసినా అది వాస్తవ ప్రపంచంలో మరియు తప్పనిసరిగా ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అంటే నిర్ణయాత్మక ప్రపంచంలో ఈ బంతిని బాస్కెట్బాల్ కోర్ట్లోని బాస్కెట్లోకి విసిరేయండి అని నేను చెప్పాలనుకుంటే మీరు తప్పనిసరిగా బంతిని బాస్కెట్లోకి వేయండి వాస్తవానికి మీరు బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు వాస్తవ ప్రపంచం నిర్ణయాత్మకమైనది కాదు దానిలో మెరుగ్గా ఉండటానికి దానికి గణనీయమైన అభ్యాసం అవసరమని మీరు గ్రహిస్తారు కానీ మనం ఒక సరళమైన ఊహను చేస్తాము ప్రపంచం నిర్ణయాత్మకమైనది అంటే ఏజెంట్ ఏ చర్యలు చేసినా అవి వాస్తవ ప్రపంచంలో జరుగుతాయి ప్రపంచం నిర్ణయాత్మకంగా లేకపోతే ఏమి జరుగుతుందో ఊహించుకోండి మీరు ఈ భవనం నుండి బయటికి రావాలని ఒక ప్రణాళిక ను రూపొందించండి మీరు మీ సైకిల్ ఎక్కి హాస్టల్కి వెళ్లి కొంచెం టీ తాగుతారు మీరు క్రిందికి వెళ్లినప్పుడు ఎవరైనా మీ సైకిల్ను దొంగిలించారని లేదా సైకిల్ పంక్చర్ అయి ఉండవచ్చు లేదా అలాంటిదేదో మీరు కనుగొంటారు అప్పుడు మీరు ఇకపై ప్లానింగ్ చేయలేరు నిర్ణయాత్మక చర్య యొక్క ప్రభావం ఏమిటంటే మీరు మీ ప్రణాళిక ను ప్లాన్ చేసిన తర్వాత ప్రపంచం పూర్తిగా గమనించదగినది మరియు స్థిరమైనది మరియు నిర్ణయాత్మకమైనది కనుక తప్పనిసరిగా ఎటువంటి తప్పుడు లేకుండా ప్రణాళిక ను అమలు చేయవచ్చు మీరు ఒక ప్రణాళిక చేస్తే ప్రణాళిక ప్రపంచంలో అమలు అవుతుంది మీరు తప్పనిసరిగా ప్లాన్ని పర్యవేక్షించడం గురించి ఆందోళన చెందాలనుకుంటున్నారు ఇప్పుడు సహజంగానే యాదృచ్ఛిక చర్యలు లేదా సంభావ్య చర్యలను చూస్తున్న పెద్ద సంఘం ఉంది మీరు సంభావ్య ప్రణాళిక గురించి తప్పక విన్నారు వారు ప్లానింగ్కి పూర్తిగా భిన్నమైన విధానాన్ని అనుసరిస్తారు మనం చేస్తున్నది శోధన లాంటిది వారు చాలా భిన్నమైన పనిని చేస్తారు మనం ఈ నిర్ణయ ప్రక్రియల గుర్తును కలిగి ఉన్నాము మరియు మొదలైనవి డాక్టర్ రవీద్రన్ తన కోర్సులో ఇలాంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడాడు మరియు అతను వచ్చే సెమిస్టర్లో సంభావ్యత లాజిక్ పైన ఒక కోర్సును కూడా అందిస్తున్నాడని నేను భావిస్తున్నాను అప్పుడు సాధారణ లక్ష్యాలునా ఉద్దేశ్యం ఏమిటంటే మనకు గోల్ టెస్ట్ ఫంక్షన్ తుది స్థితిలో వర్తించబడుతుంది నువ్వు సాధించాలనుకున్నది ఇదే అనీ హాస్టల్లో ఉండి దోసె తింటూ కాఫీ తాగాలని అనుకుంటున్నావు ఆ పరిస్థితి ఉంటే లక్ష్యం సంతృప్తి చెందినట్టే మేము దానిని సాధారణ లక్ష్యాలు అని పిలుస్తాము లక్ష్యాలు దీనికి వ్యతిరేకంగా చివరి స్టేట్ లో మాత్రమే పరీక్షించబడతాయి ఒక సంఘం ఉంది ఉదాహరణకు మీరు పక్షపాతం యొక్క ఉన్నత స్థాయిలను చూస్తే వారు మనం పథ పరిమితులు అని పిలిచే వాటి గురించి మాట్లాడతారు అంటే మీరు లక్ష్యం కోసం మీరు కనుగొనే మార్గంలో పరిస్థితులు ఉన్నాయి పథమే పరిష్కారం మరియు మీరు తప్పనిసరిగా పరిష్కారాలపై షరతులను కలిగి ఉంటారు ఉదాహరణకు మీరు సుదీర్ఘ పర్యటనను ప్లాన్ చేస్తుంటే అన్ని పాయింట్ల వద్ద నేను ఐదు కిలోమీటర్ల లోపు ఉండాలి అని మీరు అనవచ్చు కొన్ని కారణాల వల్ల మీ స్నేహితుడు చాలా బాగా లేడని మరియు లేదా ఏదైనా అవకాశం ఉందని చెప్పనివ్వండి నేను హాస్టల్కి ఐదు కిలోమీటర్ల లోపే అన్ని పాయింట్లు ఉండేలా నా రూట్ ఉండాలి అని మీరు అంటున్నారు ఇది ఒక పథ నిర్బంధం అని మీరు చెబుతూ ఉండవచ్చు నేను ఇక్కడి నుండి నాగ్పూర్కి వెళ్లాలనుకుంటున్నాను అదే చివరి లక్ష్యం కానీ మార్గంలో నాకు అడ్డంకులు ఉన్నాయి మనం వాటిని చూడము మనం సాధారణ లక్ష్యాలను మాత్రమే చేస్తాము లేదా మీరు గదిలోకి మరియు గది నుండి బయటికి వెళ్లిన ప్రతిసారీ మీకు పరిమితులు ఉండవచ్చు మీరు తప్పనిసరిగా స్విచ్ ఆన్ చేయాలి లైట్లు ఆఫ్ చేయాలి లేదా అలాంటిదే ఇవి మార్గంలోని అడ్డంకులు ముఖ్యంగా మృదువైన పరిమితులు కూడా ఆ షరతులు నెరవేరితేనే మా లక్ష్య వివరణ కఠినంగా ఉంటుంది మనం ఒక లక్ష్యం తప్పనిసరిగా సాధించబడిందని చెబుతాము మీకు మృదువైన పరిమితులు లేదా మృదువైన లక్ష్యాలు ఉండవచ్చు నేను మార్కెట్కి వెళ్లాలనుకుంటున్నాను మరియు వీలైతే నేను వెళ్లి సినిమా చూడాలనుకుంటున్నాను ఈ విషయాలన్నింటి ద్వారా మీకు తెలుసు మరియు కొన్ని చేయండి మీకు ఒక ప్రణాళిక ఉండవచ్చు కానీ మీరు ప్రణాళిక ను అంగీకరించవచ్చు ఇది అన్ని లక్ష్యాలను పూర్తిగా సాధించదు కానీ వీలైనన్ని ఎక్కువ సాధించండి అప్పుడు మీరు దానితో అనుబంధించబడిన పెనాల్టీని సేవ్ చేయాలి టూత్పేస్ట్ని కొనుగోలు చేయాలనే లక్ష్యం నాకు తెలియకపోతే నా దగ్గర టూత్పేస్ట్ రెండూ ఉంటే నా ప్లాన్ అంత మంచిది కాదు మీరు ఇప్పుడు నిర్దిష్ట అనుకూలత ప్రమాణాలను సంతృప్తిపరిచే ప్లాన్ను కనుగొనవలసి ఉన్నందున ఇది ఆప్టిమైజేషన్ సమస్యగా మారుతుంది ఈ సంతృప్తి ప్రమాణాలను సూచిస్తున్నట్లుగా ఈ విషయాలు నిజమైతే నేను నా లక్ష్యాన్ని సాధించాను అయితే ఇక్కడ మీరు దానిని సడలించడానికి సిద్ధంగా ఉన్నారు మరియు అందుకే మీరు కొన్ని విషయాలను అనుమతించకుండా ఉండటానికి సిద్ధంగా ఉన్నారని దీనిని మృదువైన నిర్బంధం అంటారు మీరు ఇప్పటికీ ప్రణాళిక ను తప్పనిసరిగా అంగీకరిస్తారు సహజంగానే అటువంటి ప్రతి పరిస్థితి సడలించడంతో సమస్య కష్టం కంటే కష్టం అవుతుంది అప్పుడు ప్రణాళిక అనేది చర్యల క్రమానికి సమానం మా ప్రణాళిక చర్యల క్రమం అని మనం ఊహిస్తాము మనం మరింత సంక్లిష్టమైన ప్లాన్లను కోరుకోవడం లేదు ఇది కొన్ని చర్యల నెట్వర్క్లను కలిగి ఉంటుంది మరియు మరొక పరిమితి చాలా ముఖ్యమైనది ఇది ఇప్పుడు చాలా తరచుగా సడలించబడుతోంది ఇది సమయం యొక్క భావన మాకు ప్రారంభించడానికి సమయం లేదని భావించవచ్చు మనం యాక్షన్ a జరుగుతుంది యాక్షన్ b జరుగుతుంది ఆపై యాక్షన్ c జరుగుతుంది అని చెబుతాము సీక్వెన్స్ అనే భావన మాత్రమే ఉంది అయితే వాస్తవ ప్రపంచంలో కొన్ని చర్యలకు ఎక్కువ సమయం పట్టవచ్చు కొన్ని చర్యలకు తక్కువ సమయం పట్టవచ్చు నేను స్నానం చేస్తానని మీరు అనవచ్చు మరియు వారు ఒక కప్పు టీ తాగి సైకిల్తో గేటు వద్దకు చేరుకుంటారు ఈ చర్యలలో ప్రతిదానికి వేరే సమయం పట్టవచ్చు మీరు దానిని పరిగణనలోకి తీసుకోవాలనుకుంటే మనం పిలిచే దాన్ని మీరు కలిగి ఉండాలను కుంటున్నారు కాబట్టి మనకు ఉన్నవి తక్షణ చర్యలు కానీ మనం కలిగి ఉండగలిగేది కేవలం డ్యూరేటివ్ యాక్షన్లకు వ్యతిరేకంగా వ్రాయడం డ్యూరేటివ్ యాక్షన్ల ద్వారా మనం చర్యలను సూచిస్తాముఅవి వ్యవధిని కలిగి ఉంటాయి మరియు తర్వాత మీరు సమాంతరంగా పనులు చేయడం గురించి మాట్లాడటం కూడా ప్రారంభించవచ్చు ఒకసారి మనం సమయం మరియు వ్యవధి గురించి మాట్లాడుతున్నాము నా ఎడమ వైపు గ్యాస్లో సాంబార్ను వండేటప్పుడునేను కుడి చేతి గ్యాస్లో ఇంకేదైనా చేస్తాను అని మీరు చెప్పగలరు విషయాలు సమాంతరంగా జరుగుతాయి దీనికి చాలా సమయం పడుతుంది అప్పుడు మీరు నా ప్లాన్ని అమలు చేయాల్సిన మొత్తం సమయం ఎంత అనే దాని గురించి మీరు చింతించవచ్చు అంటే ప్రణాళికా పరంగా వ్యవధి కానీ డ్యూరేటివ్ చర్యలు ఈ రకమైన పరిస్థితిని కలిగిస్తాయి ఒక P SE ద్వారా లేవనెత్తిన ఒక ఆసక్తికరమైన సమస్య ఈ విశ్వవిద్యాలయాలలోని ఒక విద్యార్థి నుండి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం క్రింది విధంగా ఉందని నేను భావిస్తున్నాను ఇది ఒక సమస్య అని 2007 వరకు ఉన్న టెక్నిక్ల ద్వారా ఇది పరిష్కరించబడలేదు మరియు ఇది తప్పనిసరిగా ఫ్యూజ్ను రిపేర్ చేసే పని అని ఆయన చెప్పారు ఇది చాలా సులభమైన సమస్య ఇది మీరు ఫ్యూజ్ని రిపేర్ చేయడానికి అవసరమైన సమయానికి వ్యవధి అని చెప్పండి పరిస్థితి ఏమిటంటే అపార్ట్మెంట్లో లైట్లు ఆరిపోయాయి మరియు మీరు ఫ్యూజ్ని రిపేర్ చేస్తున్నారు మరియు మీకు చాలా సమయం పడుతుంది కాబట్టి చర్య మన్నికైనది అంటే దీనికి ఎక్కువ సమయం పడుతుంది మీరు తప్పనిసరిగా ఒక అగ్గిపుల్లని కలిగి ఉన్నారు మరియు మీకు అగ్గిపెట్టె కర్ర చాలా సమయం వరకు కాంతిని ఇస్తుంది ఇది x అక్షం వెంట ఉంటుంది అయితే yx అర్థరహితం ప్రాథమికంగా ఇది కాలక్రమేణా విరామం కాబట్టి దీనికి చాలా సమయం పడుతుంది మరియు ఫ్యూజ్ను రిపేర్ చేయడం పని కానీ మీరు సాకెట్లోకి ఫ్యూజ్ను చొప్పించినప్పుడు మీకు కాంతి అవసరం తప్పనిసరిగా ఈ మ్యాచ్ స్టిక్ తప్పనిసరిగా ఈ ఫ్యూజ్ మరమ్మతు చర్య యొక్క చివరి భాగంతో అతివ్యాప్తి చెందే విధంగా లీక్ చేయబడాలి ఇప్పుడుదీనితో ఉన్న ఇబ్బంది మొదటి సంవత్సరం నుండి మనం ఇక్కడ వివరాలను పొందలేదు విషయమేమిటంటే మీరు మన్నికైన చర్యలతో వ్యవహరిస్తున్నప్పుడు మీరు కొన్ని సెకన్లలో సమయం గురించి మాట్లాడలేరు అది తప్పనిసరిగా నిర్వహించలేనిదిగా మారుతుంది మీరు అలా చేయరునేను ఈ చర్యను ప్రారంభించినప్పుడు ఈ సమయంలో నేను ఏదైనా చేస్తాను బహుశా నేను మరొక చర్యను ప్రారంభించగలను లేదా అలాంటిదేమీ ఉండక పోవచ్చు ఈ చర్య అమలులో ఉన్నప్పుడు తప్పనిసరిగా నేను ఏదైనా చేయగలను చర్య యొక్క ప్రారంభం నుండి చర్య యొక్క ముగింపు వరకు సమయం తప్పని సరిగా మారుతుంది మరియు మీరు ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తారు ఇప్పుడుదీనితో ఉన్న మొత్తం సమస్య ఏమిటంటే మీరు దాని గురించి ఇక్కడ లాజిక్ చేయలేరు మీరు దాని గురించి కారణాన్ని సెట్ చేయాలి ఇది ఇక్కడకు వస్తుంది ఈ పెరుగుదల వ్యవస్థలను ఎలా నిర్మించాలనే దానిలో కొన్ని ఆసక్తికరమైన సమస్యలకు దారితీసింది ఇప్పుడు వాస్తవానికి మనం దీన్ని చేయగల ప్లానర్లను కలిగి ఉన్నాము మరియు వారు మధ్యలో ఎక్కడో ఒక చర్యను ఉంచుతారు తద్వారా ఇది తప్పనిసరిగా దీన్ని సాడిల్ చేస్తుంది కాబట్టి మన్నికైన చర్యలు తప్పనిసరిగా సంక్లిష్టతను మానిఫోల్డ్ని పెంచుతాయి కొంత మంది వ్యక్తులు డ్యూరేటివ్ యాక్షన్లను మోడల్ చేయడానికి ప్రయత్నించిన ఒక మార్గం ఇది ప్రారంభ చర్య మరియు ఇది ముగింపు చర్య అని రెండు చర్యలుగా విభజించడం ద్వారా కానీ డ్యూరేటివ్ చర్యలు అలాంటి పరిస్థితులను కలిగి ఉంటాయి అంతటా ఏదో ఒకటి నిరూపించబడాలి లేదా ఏదో ఒకటి ఉండాలి ఉదాహరణకు మీరు స్నానం చేస్తుంటే ఆ లైట్ అంతా తప్పనిసరిగా ఆన్లో ఉండాలనే షరతు మీకు ఉండవచ్చు మీరు చీకటికి భయపడతారు లేదా అలాంటిదే ఇప్పుడుమీరు స్థలం నుండి b ప్రదేశానికి ప్రయాణిస్తున్నట్లయితే చర్య ముగింపులో మీరు b స్థానంలో ఉండాలి చర్య ప్రారంభంలో మీరు తప్పనిసరిగా ఒక స్థానంలో ఉండాలి మరియు మధ్యలో మీరు ఏ స్థానంలోనూ ఉండకూడదు చర్యలపై ఈ రకమైన పరిమితులు ప్రణాళిక యొక్క సంక్లిష్టతను మరింత కష్టతరం చేస్తాయి నేను ఇక్కడ కొంత సెన్స్ క్రాస్ చెప్పాలి మనం స్ట్రిప్స్ డొమైన్లో డ్యూరేటివ్ చర్యలను ఉపయోగించడం లేదు స్ట్రిప్స్ డొమైన్లో మీరు చేసే సరళీకృత అంచనాలు ఇవి చర్యలు తక్షణమే జరుగుతాయి లక్ష్యం పూర్తిగా గమనించదగినది చర్యలు నిర్ణయాత్మకమైనవి ప్రపంచం స్థిరమైనది మరియు మనకు సాధారణ లక్ష్యాలు ఉన్నాయి ఈ సాధారణ డొమైన్లలో కూడా ఇది p స్పేస్ కాంక్రీటుగా చూపబడింది ప్రణాళిక అనేది మీరు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న కష్టతరమైన సమస్యలలో ఒకటి మరియు దీనికి ఎల్లప్పుడూ కొంత ఘాతాంక సమయం అవసరం మీరు ఈ పరిమితులను సడలించిన ప్రతిసారీ సమస్య పరంగా మరింత క్లిష్టంగా మారుతుంది స్ట్రిప్స్ చర్యలను ఎలా వివరిస్తుందో చూద్దాం మనం ఈ బ్లాక్స్ ప్రపంచాన్ని ఉపయోగిస్తాము మనం ఇప్పటికే బ్లాక్స్ వరల్డ్ గురించి మాట్లాడాము బ్లాక్లను చుట్టూ తిప్పాము స్ట్రిప్స్లో బ్లాక్ల ప్రపంచం ఎలా వివరించబడిందో మనం చూస్తాము మరియు PDDL అనేది ప్రాథమికంగా మనం ఇక్కడ చూస్తున్న దాని యొక్క ప్రామాణికత ముందుగా మనకు డొమైన్ అంచనాలు ఉన్నాయి ఉదాహరణకు మనం ఇక్కడ x మరియు y అనేవి వేరియబుల్స్ అని చెప్పవచ్చు బ్లాక్ x y బ్లాక్లో ఉందని సూచించడానికి ఆపై నేను టేబుల్ xపై స్ట్రిప్స్లో ఒకసారి ఉపయోగించిన తర్వాత xని పట్టుకొని ఉపయోగించుకోవచ్చు ఒక చేయి రాబర్ట్ ఉందని అది బ్లాక్లను చుట్టూ కదుపుతున్నదని మనం ఊహిస్తాము తద్వారా రాబర్ట్ ఒక చేయితో ఒక బ్లాక్ను పట్టుకోగలడు మరియు అది బ్లాక్ xని పట్టుకోవడం ద్వారా ఈ ప్రిడికేట్ ద్వారా వివరించబడింది ఈ xy వాస్తవ ప్రపంచంలో పరిమితులతో వేరియబుల్తో నింపబడుతుంది వాస్తవ సమస్యలో తప్పనిసరిగా ఉంటుంది clear తప్పనిసరిగా x పైన ఏమీ లేదని చెబుతుంది ఇది ఒక రకమైన సంక్షిప్త రూపం లేదా అక్కడ మరొక సందర్భం y ఉందని చెబుతుంది మనం కోర్సు విషయంలో మొదట లేదా లాజిక్గా కొంచెం తరువాత పరిశీలిస్తాము మీకు భాష తెలియదు మీరు డొమైన్ను నిర్వచించినప్పుడల్లా పరిస్థితిని తప్పనిసరిగా నిర్వచించే అంచనాలు ఏమిటో మీరు ముందుగా నిర్వచించాలి మాకు కొంత ప్రాతినిథ్యం ఉందని చెప్పడానికి బదులుగా ఇప్పుడు మీరు స్థితిని వివరించే అంచనాలను నిర్వచించాలని మరియు పరిస్థితిని అటువంటి వాక్యాల సమాహారంగా ఉంటుందని చెబుతున్నాము ఉదాహరణకు నేను ఇలాంటి పరిస్థితి కలిగి ఉంటే a అనేది b మీద b అనేది c మీద ఉంది అప్పుడు నేను ఒక ab అనేది bc మీద bc అనేది ad మీద టేబుల్ c టేబుల్ d టేబుల్ f clear clear clear మరియు ఇది నా వన్ ఆర్మ్ రోబోట్ అని చెప్పడం ద్వారా వివరిస్తాను నేను ఖాళీ చేయి అని పిలుస్తాము దాని కోసం నాకు ఒక సూచన కావాలి మీరు ఏదైనా పట్టుకొని ఉన్నారు లేదా తప్పనిసరిగా చేయి ఖాళీగా ఉంది వేరియబుల్స్ యొక్క ప్లేన్ విలువలను తప్పనిసరిగా ఈ ప్రిడికేట్లను ఉపయోగించి మనం ఈ స్థితిని వివరించవచ్చు మాకు ఆపరేటర్లు లేదా చర్యలు ఉన్నాయి ఈ సరళమైన ప్రపంచంలో నాలుగు చర్యలు ఉన్నాయని మనం ఊహిస్తాము ఒకటి పికప్ PDDLలో మీరు మొదట ప్రపంచాన్ని వివరించడానికి ఉపయోగించే సూచనలను వివరిస్తారుతర్వాత మీరు చర్యలను వివరిస్తారు ఇప్పుడు రెండు విషయాల ద్వారా చర్యలు వివరించబడ్డాయి ఒకటి వర్తించే చర్యకు ఏది అవసరం చర్య వర్తింపజేయడానికి ఏ క్లూ ఉండాలి మరియు రెండవది చర్య తప్పనిసరిగా వర్తించబడిన తర్వాత ఏది క్లూ అవుతుంది కొంత కోణంలో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న నియమం వలె మనకు ఎడమ వైపు మరియు కుడి వైపు ఉన్నాయి కానీ ఈ స్ట్రిప్స్లో ఒక రకమైన విషయం ఏమిటంటే అవి మూడు జాబితా అని ఒకటి ముందస్తు షరతుల జాబితా అని చెబుతాము ఒకటి యాడ్ లిస్ట్ మరియు ఒకటి డిలీట్ లిస్ట్ స్ట్రిప్స్ చర్యలను వివరించే అసలు మార్గం ఇది ముందస్తు షరతుల జాబితా అనేది చర్య వర్తించడానికి తప్పనిసరిగా నిజం కావాలి మీరు పికప్ జాబితాను వర్తింపజేయాలనుకుంటే అది టేబుల్పై ఉండాలి మరియు స్పష్టంగా ఉండాలి అంటే దాని పైన ఏమీ ఉండకూడదు నేను ఈ AE కోసం మాత్రమే ఉపయోగిస్తాను మరియు చేయి ఖాళీగా ఉండాలి ఈ 3 ప్రిడికేట్లు నా డొమైన్లో నిజమైతే అంటేముందస్తు షరతుల జాబితా నా స్థితి వివరణ యొక్క ఉపసమితి అని నేను చూడాలి స్థితి వివరణ అనేది ఈ విషయాన్ని తప్పనిసరిగా వివరించే సూచనల సమితి ఉదాహరణకుఇది టేబుల్ f పై ఉంటుంది మరియు ఇది స్పష్టమైన f మరియు ఆర్మ్ ఖాళీగా ఉంటుంది ఈ విషయాలు స్థితి వివరణలో ఉన్నందున ఈ చర్య వర్తిస్తుంది ఉదాహరణకు నేను పికప్ f చేయగలను అదే విధంగా స్ట్రిప్స్ ఒరిజినల్ వివరణ ఇవ్వబడింది మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ని చూస్తే మనం టేబుల్ నుండి ఏదైనా పికప్ చేసే రెండు చర్యల మధ్య తేడాను చూపుతాము మరియు మరొక బ్లాక్ పై నుండి ఏదైనా తీసుకుంటాము ఏమి జరుగుతుందో వివరించడానికి దానికి వేరే ముందస్తు షరతు ఉందా ఇది టేబుల్పై లేదా మరొక బ్లాక్లో ఏదైనా కలిగి ఉండాలి ఈ పికప్ టేబుల్ నుండి వస్తువులను తీయడానికి మాత్రమే వారు పిలిచే యాడ్ లిస్ట్ అనేది ఎఫెక్ట్ జాబితా ఈ చర్యను అమలు చేస్తే అది నిజం అవుతుంది ఈ సందర్భంలో మనం ఉంచిన ఏకైక విషయం ఏమిటంటేరాబర్ట్ ఈ బ్లాక్ xని కలిగి ఉంటాడు మరియు తొలగింపు జాబితాలో ఆ విషయాలు ఉన్నాయి అవి నిజమవుతాయికానీ ఇకపై నిజం కాదు అందులో టేబుల్ x మరియు ఆర్మ్ ఖాళీ x వంటి అంశాలు ఉంటాయి ఇది స్పష్టమైన xని కూడా కలిగి ఉంటుంది అయితే నేను ఈ సమయంలో చర్చిస్తాను మీరు దీన్ని ఇష్టపడవచ్చు లేదా మీరు దానిని విస్మరించవచ్చుఅది పట్టింపు లేదు దీనికి అనుగుణంగా నాకు పుట్ డౌన్ అనే చర్య ఉంది ముందస్తు షరతుల జాబితా xని పట్టుకోవడం దీని యాడ్ లిస్ట్ టేబుల్ x ఆర్మ్ ఖాళీగా ఉందని చెబుతుంది ఇప్పుడునేను ఈ స్పష్టమైన xని ఇక్కడ నుండి తీసివేయాలనుకుంటేనేను దానిని ఇక్కడ జోడించాలి నేను దానిని తీసివేయకపోతే నేను దానిని ఇక్కడ జోడించకూడదు మీరు దీని గురించి ఆలోచించండి నేను దీన్ని ఈ రెండు ప్రదేశాలలో తప్పక జోడించాలి లేదా నేను ఈ రెండు ప్రదేశాలలో జీవించగలను ముఖ్యమైనది ఏమిటంటేమీరు పికప్ చేస్తుంటే దాని పైన ఏమీ ఉండకూడదు ఆ సమయంలో నాకు ఈ స్పష్టమైన x అవసరం మీరు దాన్ని ఎంచుకొని వేరొకదానిపై ఉంచిన తర్వాత ఆ క్షణంలో దాని పైన ఏమీ ఉండదని స్పష్టంగా తెలుస్తుంది స్పష్టమైన x ఆ తర్వాత తప్పనిసరిగా నిజం అవుతుంది వీటికి అనుగుణంగా మరో రెండు చర్యలు ఉన్నాయివీటిని అన్స్టాక్ అని పిలుస్తాము ఎందుకంటే నేను చర్యలు లేదా ఆపరేటర్లకు పేరు పెడతాను ఈ ముందస్తు షరతుల జాబితాఆడ్ లిస్ట్ మరియు డిలీట్ లిస్ట్ తో మీరు వాటిని మరింత వివరంగా వివరిస్తారని నేను ఆశిస్తున్నాను అన్స్టాక్ మరియు పికప్ మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే పికప్ టేబుల్ నుండి మరియు అన్స్టాక్ వేరే వస్తువు మీరు b నుండి aని అన్స్టాక్ చేయవచ్చు లేదా మీరు d నుండి e ని అన్స్టాక్ చేయవచ్చు షరతులు సారూప్యంగా ఉంటాయి తప్పనిసరిగా స్పష్టంగా ఉండాలి తప్పనిసరిగా b లో ఉండాలి మరియు దానిని అన్స్టాక్ చేయడానికి చేయి ఖాళీగా ఉండాలి మరియు అలాగే మీరు దాన్ని పేర్చవచ్చు మరింత ఆధునిక PDDL భాషలో నేను దీనిని సానుకూల ప్రభావాలు అని పిలుస్తాను నా చర్య a అయితే ఈ జాబితా a యొక్క ముందస్తు షరతుల జాబితా ఇది a యొక్క సానుకూల ప్రభావాలు మరియు ఇది a యొక్క ప్రతికూల ప్రభావాలు ఆధునిక PDDL భాషలో మనం ఈ పేరు ముందస్తు షరతుల జాబితాను ఉపయోగించముజాబితాను జోడించండి మరియు జాబితాను తొలగించండి మనం ముందస్తు షరతులు మరియు ప్రభావాలు సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు పాజిటివ్ అంటే చర్య వర్తింపజేసిన తర్వాత అవి నిజం అవుతాయి నెగటివ్ అంటే చర్య వర్తింపజేసిన తర్వాత అవి తప్పుగా మారతాయి మరియు రెండూ కలిసి ఎఫెక్ట్లను పిలుస్తాయి మనం ముందస్తు షరతుల జాబితా మరియు చర్యల ప్రభావాల జాబితాను ఉపయోగించి చర్య యొక్క సమితిని వివరిస్తాము మరియు మీరు ప్రణాళిక చేయాలనుకుంటున్న ఏదైనా డొమైన్ను నిర్వచించడానికి మనం ప్రాథమికంగా ఇప్పుడు భాషను కలిగి ఉన్నాము మనం చేయవలసింది ఏమిటంటే డొమైన్ను వివరించే ప్రిడికేట్ల సమితిని నిర్వచించడం అంటే డొమైన్ యొక్క స్థితులను వివరించడం మరియు తప్పనిసరిగా చేయగలిగే చర్యలను నిర్వచించడం ప్రణాళిక సమస్య ఏమిటి ప్లానింగ్ సమస్య అనేది ఆపరేటర్ల సమితి లేదా చర్యల ద్వారా డొమైన్ వివరణ ప్రారంభ స్థితి మరియు లక్ష్య వివరణ ద్వారా నిర్వచించబడుతుంది ఇది ప్రారంభం మరియు ఇది లక్ష్యం ఉదాహరణకు ఇది నా ప్రారంభ స్థితి కావచ్చు నేను దీన్ని ఈ భాషలో వ్రాయలేదు కానీ మీరు దీన్ని చాలా సులభంగా వ్రాయవచ్చు నా లక్ష్య వివరణ ఒక లాగా ఉండవచ్చు నేను చెప్పగలను ఇది నా లక్ష్య వివరణ కావచ్చు నేను పూర్తిగా లక్ష్యాన్ని స్థితిగా పేర్కొనవలసిన అవసరం లేదని గమనించండి నేను పూర్తిగా పేర్కొనవలసిన ప్రారంభ స్థితి ఇది పూర్తిగా గమనించదగినదని మీరు అంటున్నారు సత్యమైనదంతా ఇవ్వాలి కానీ లక్ష్యాన్ని పూర్తిగా పేర్కొనవలసిన అవసరం లేదు మీ లక్ష్యం కేవలం ఆ రెండు విషయాలు నిజం అయినంత వరకు నా ప్రణాళిక తో నేను సంతోషంగా ఉన్నాను ec లో మరియు cf లో ఉన్నంత వరకు ఇతర బ్లాక్లు ఎక్కడ ఉన్నాయో నేను పట్టించుకోను అప్పుడు నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి ecలో ఉంది cf లో ఉంది ఈ f మరేదైనా కావచ్చు లేదా అది టేబుల్పై ఉండవచ్చు మరియు నేను దాని గురించి పట్టించుకోను ఇప్పుడు వాస్తవానికిఇది వాస్తవ ప్రపంచంలో మనం చేసే పని లాంటిది మనం లక్ష్యాన్ని పూర్తిగా వివరించాల్సిన అవసరం లేదు నేను నిజం కావాలనుకుంటున్నది ఇదే అని చెప్పుకుందాం నేను ముఖ్యంగా వేరే దేని గురించి పట్టించుకోను లక్ష్య వివరణ అనేది అంచనాల సముదాయం ప్రారంభ వివరణ కూడా అటువంటి సూచనల అగరబత్తుల సమితి a చర్య వర్తిస్తుందని మనం ఎప్పుడు చెబుతాము a యొక్క ముందస్తు షరతు ప్రారంభం యొక్క ఉపసమితి అయితే ఇది నా ముందస్తు షరతులు నిజమైతే బాగా s ప్రారంభం కానవసరం లేదు అది ఏ స్థితి ఐనా కావచ్చు ముందస్తు షరతులు తప్పనిసరిగా స్థితిలో భాగమైతే ఒక చర్య a స్థితికి వర్తిస్తుంది అంటే అవి తప్పనిసరిగా నిజమని అర్థం మనం చర్యను వర్తింపజేసినప్పుడు మనకు కొత్త స్థితి వస్తుంది మనం కొత్త స్థితి యొక్క ప్రైమ్ను ప్రోగ్రెస్ చేస్తాము ఇక్కడ మనం ఉన్న స్థితి ద్వారా s ప్రైమ్ ఇవ్వబడుతుంది నేను దీనిని మైనస్ గుర్తుగా ఉపయోగిస్తాను లేదా యూనియన్ ఎఫెక్ట్ యొక్క మైనస్ ఎఫెక్ట్స్ ప్లస్ aతో సంబంధం లేకుండా నేను ప్రామాణిక మైనస్ గుర్తును ఉపయోగించవచ్చు మీరు స్థితిని నిర్వచించిన తర్వాత మరియు మీరు ఒక చర్యను నిర్వచించిన తర్వాత ఒక చర్య a స్థితి s లో వర్తింపజేస్తే నేను అందించబడిన కొత్త స్థితి ప్రైమ్కి వెళ్లడానికి స్థితి sకి చర్యను వర్తింపజేయవచ్చని మాకు తెలుసు నేను చర్య యొక్క ఇతర ప్రతికూల ప్రభావాల ను స్థితి నుండి తీసివేసి చర్య యొక్క అన్ని సానుకూల ప్రభావాలను జోడిస్తాను నేను కొత్త స్థితి యొక్క ప్రైమ్ని పొందుతాను ప్లాన్ పై అనేది చర్యల క్రమం మా ప్లాన్ అనేది చర్య యొక్క క్రమం వంటి సాధారణ విషయం అని మనం ఇక్కడ భావించాము మనం పై అనే పదాన్ని ఉపయోగిస్తామని ప్లాన్ చేయడం అనేది a1a2 మరియు చర్యల క్రమం మీరు చేయాలనుకుంటున్న మొదటి విషయం చిన్న రొటీన్ను వ్రాయడంఈ ప్లాన్ నా పనిని చేస్తున్న ప్లాన్ని ధృవీకరిస్తుంది కర్తవ్యం ఏమిటి పని ఏమిటంటే నాకు ప్రారంభ స్థితి ఇవ్వబడింది నాకు గోల్ స్టేట్ ఇవ్వబడింది మరియు ఎవరో నాకు చెప్పారు ఇది ఎవరో ఒక ప్రణాళిక అని అర్థం నేను హాజరైన కొన్ని ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ దానిని ధృవీకరించగలగాలి ఇది ఒక ప్రణాళిక మనం దీన్ని చేయడానికి ముందు నేను దీన్ని ఎలా చేయాలి నేను గోల్ టెస్ట్ ఎలా చేయాలి ఇచ్చిన స్థితి లక్ష్య స్థితి అని నేను ఎలా చెప్పగలను గోల్ పరీక్ష సులభం g అనేది స్థితి s యొక్క ఉపసమితి అయి ఉండాలి g అనేది లక్ష్యాన్ని వివరించే అంచనాల సమితి g అనేది s యొక్క ఉపసమితి అయితే అది s ఒక లక్ష్య స్థితి s అనేది మొత్తం స్థితిని వివరించే స్థితి స్థితిలోని వారికి కొన్ని షరతులు పెట్టాం నేను క్యాంటీన్లో దోసె తినాలని చెప్పడం లాంటిది అందరూ ఏమి చేస్తున్నారో నేను పట్టించుకోను అది నిజమైతే నేను తప్పనిసరిగా లక్ష్య స్థితిలో ఉన్నాను మరియు మనం ఒక పని చేయడం ద్వారా ఉపసమితిని తప్పనిసరిగా పరీక్షించవచ్చు ఇప్పుడు గోల్ టెస్ట్ ఫంక్షన్ని కలిగి ఉన్నందున నేను మరియు ఎవరైనా నాకు ప్లాన్ పై ఎలా ఇస్తారు ప్లాన్ అనేది సమస్యను పరిష్కరించడానికి ఒక ప్రణాళిక అని నాకు ఎలా తెలుసు ఆ ప్రోగ్రామ్ ఏమి చేస్తుందో అది స్థితివ్యాప్తంగా అభివృద్ధి చెందుతుందని ధృవీకరించడానికి నేను తప్పనిసరిగా ఒక చిన్న ప్రోగ్రామ్ను వ్రాయగలగాలి కాబట్టి ఇది ఇవ్వబడిన స్థితికి మొదటి చర్యను a1ని వర్తింపజేస్తుంది ఆపై ఫలిత చర్యలో ఇది a2ని వర్తింపజేస్తుంది అంటే ఇది a2 వర్తిస్తుందో లేదో తనిఖీ చేసి a2ని వర్తింపజేస్తుంది ఆపై మనం అన్ని చర్యలను వర్తించే వరకు ఆ పనిని కొనసాగించండి మనం దీనిని గుర్తుంచుకోవడానికి పురోగమించిన ఫలితంగా మనం ఈ ప్రోగ్రెస్ ఆపరేటర్ని కలిగి ఉన్నాము చివరి స్థితి ఆ షరతును సంతృప్తి పరచాలి లక్ష్యం తప్పనిసరిగా స్థితి యొక్క ఉపసమితిగా ఉండాలి అని మనం స్థితి నుండి వేరోకస్థితి కి ఎలా వెళ్లగలం ఈరోజు మనం చేసినదంతా ప్లానింగ్ డొమైన్లను వివరించడమే ప్లానింగ్ డొమైన్ వివరణ లాంగ్వేజ్ అని పిలవబడే భాషను ఉపయోగించి ప్లానింగ్ డొమైన్ వివరించబడింది నేను కొన్ని వెబ్సైట్లను చూడమని కోరాను ఇది మీకు PDDL యొక్క వాస్తవ వాక్యనిర్మాణాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఇది డొమైన్ను వివరించడానికి లేదా డొమైన్ను నిర్వచించడానికి ఉపయోగించే ప్రిడికేట్ల సమితిని మరియు ఆపరేటర్లు లేదా చర్యల సమితిని కలిగి ఉంటుంది ఇవి మీరు డొమైన్లో చేయగలిగే చర్యలు మీరు వాటి మధ్య తేడాను గుర్తించాలనుకుంటేఈ ఆపరేటర్ల ఉదాహరణలు నిజమైన చర్యలు ఇది నా ప్రారంభ స్థితి అని చెప్పడం ద్వారా మీరు ప్రణాళిక సమస్యను వివరించవచ్చు నేను abలో నిజం చెప్పగలను bcలో నిజం ad లో నిజం టేబుల్పై f నిజం టేబుల్ d నిజం టేబుల్ c నిజం clearclear clear మరియు ఎంప్టీ ఆర్మ్ నేను ఈ విషయాలన్నీ చెబితే నేను నా స్థితిని వివరించాను నా లక్ష్యం స్థితి అంటే c తప్పనిసరిగా fపై ఉండాలి మరియు e తప్పనిసరిగా cపై ఉండాలి అది నా లక్ష్యం స్థితి నేను ఇప్పుడు లక్ష్య స్థితిని కలిగి ఉండగలను ఇప్పుడు ప్లాన్ను కనుగొనడానికి నాకు కావలసిందల్లా అల్గోరిథం మరియు ఆ తర్వాతనేను ప్లాన్ని ధృవీకరించగలగాలి కొన్ని అల్గారిథమ్లకు ఈ ధ్రువీకరణ తనిఖీ అవసరమని మనం చూస్తాము ఎందుకంటే ఇది ప్లాన్ల క్రమాన్ని ప్లాన్లను ఉత్పత్తి చేయగలదు అవి తప్పనిసరిగా ప్లాన్లు కావు మనకు ఈ చెక్ అవసరం తదుపరి రెండు తరగతులలో మనం ఈ ప్లాన్ను కనుగొనడానికి కొన్ని అల్గారిథమ్లను పరిశీలిస్తాము మీరు ఆలోచించగల సరళమైన విధానం ఏమిటి మీరు బ్లాక్స్ వరల్డ్ డొమైన్ అనే నిర్దిష్ట సమస్య గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇది మా ప్లానింగ్ అల్గారిథమ్లను వివరించడానికి ఉదాహరణగా మాత్రమే ఉపయోగిస్తోంది మా ప్లానింగ్ అల్గారిథమ్లు డొమైన్ స్వతంత్రంగా ఉండాలి అంచనాలు ఏమిటో లేదా చర్యలు ఏమిటో మాకు తెలియదు కానీ దానిని ఉపయోగించడానికి మనం ఇప్పటికీ అల్గారిథమ్ను వ్రాయగలగాలి కోర్సు యొక్క ఈ పరిష్కారం ఇది పీస్ స్పేస్ పూర్తి అని నేను చెబుతూనే ఉన్నాను అనే వాస్తవాన్ని నిర్వచించే చాలా మంచి పరిష్కారం కానీ వాస్తవానికి బ్లాక్స్ వరల్డ్ డొమైన్లో చాలా సులభమైన అల్గోరిథం ఉంది ఇది మొదట టేబుల్పై ప్రతిదీ ఉంచండి అని చెబుతుంది ఇది n గరిష్టంగా కొంత ఆర్డర్ nని 2 ద్వారా లేదా అలాంటిదే లేదా n ఆర్డర్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్తుంది అన్నింటినీ టేబుల్పై ఉంచి ఆపై మీరు సమీకరించాలనుకుంటున్న వస్తువును సమీకరించడాన్ని చూద్దాం మీరు cf పికప్లో ఉండాలని కోరుకుంటారు c దానిని fలో ఉంచాలి మీరు e కనిపించకుండా ఉండాలి పికప్ e చేయాలి మరియు అది తప్పనిసరిగా సరళ సమయంలో చేయవచ్చు కానీ ఇది చాలా నిర్దిష్ట సమస్యకు చాలా నిర్దిష్ట పరిష్కారం మనం డొమైన్ స్వతంత్ర ప్రణాళిక లో ఆసక్తి కలిగి ఉన్నాము అంటే మాకు డొమైన్ తెలియదు మాకు అంచనాలు తెలియవు చర్యలు మాకు తెలియవు డొమైన్ ప్రిడికేట్లు మరియు చర్యలు మరియు ప్రారంభ స్థితి మరియు లక్ష్య స్థితిని వివరించడానికి మాకు ఒక భాష ఉంది ఆపై అల్గారిథమ్లు పనిచేయగలగాలి మీరు పొందగలిగే సరళమైన విధానం పవర్ స్టేట్ స్పేస్ సెర్చ్ మనం ఇదంతా చేస్తున్నామని మూవ్ జెన్ ఫంక్షన్ని వర్తింపజేయి ప్రారంభ స్థితికి వెళ్లండి మీరు మూవ్ జెన్ ఫంక్షన్ను ఎలా వ్రాయగలరు మీరు కేవలం వర్తించే అన్ని చర్యల కోసం పరీక్షించవలసి ఉంటుంది మరియు అవి ప్రాథమికంగా మూవ్ జెన్ ఫంక్షన్ను ఏర్పరుస్తాయి మీరు చేయగలిగిన చర్యలను వారు మీకు అందిస్తారు దానిని కొనసాగించండి మరియు ఆపై మాకు గోల్ టెస్ట్ ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ సరళమైనది కానీ మనం ఇతర విధానాలను పరిశీలిస్తాము మరియు మనం దానిని తదుపరి తరగతిలో చేస్తాము మనము ఇక్కడితో ఆపేస్తాం